ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క 25 వ మాడ్యూల్ కు స్వాగతం మనం ఇప్పుడు యూజ్ కేస్ డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము యూజ్ కేస్ డయాగ్రమ్ లో ఉన్న అన్ని ప్రధాన భాగాలను మనం చూశాము కాబట్టి ఈ మాడ్యూల్లో లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ స్పెసిఫికేషన్ ను మరింత విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం ఈ యూజ్ కేస్ లను ఎలా గుర్తించవచ్చో ఎలా నిర్వచించవచ్చో తెలుసుకొంటూ మొదటి ప్రయత్నంగా LMS సిస్టమ్ యొక్క యూజ్ కేస్ డయాగ్రమ్ తో ముగించడానికి ప్రయత్నిద్దాం దీనిని మొదలుపెట్టే ముందు మనం ఇప్పటికే చర్చించిన యూజ్ కేస్ డయాగ్రమ్ ల యొక్క కొన్ని ప్రధాన లక్షణాలను కూడా పునశ్చరణ చేద్దాం ఇది ఈ మాడ్యూల్ యొక్క ప్రధానాంశం ఇక్కడ యాక్టర్స్ యూజ్ కేసెస్ మరియు రిలేషన్షిప్ ల గుర్తింపు ప్రక్రియలు ప్రధానమైనవని మనకు తెలుసు ముందు పునశ్చరణ చేసుకొందాం ఇది మునుపటి మాడ్యూల్లో మనము చేసిన దానిపై ఆధారపడి ఉంటుంది ఇది ఒక యూజ్ కేస్ ఉదాహరణ మనం ఇంతకుముందు చర్చించినది కాదు ఇది ఎయిర్ లైన్ కౌంటర్లో చెక్ ఇన్ చేయడం గురించినది వివిధ రకాలైన యూస్ కేసులు ఉండవచ్చు - గ్రూప్ చెక్ ఇన్ అంటే మనము ఒక బృందంగా కలిసి ఒక పర్యటనకు వెళుతున్నప్పుడు చేసేది లేదా వ్యక్తిగత చెక్ ఇన్ అవవచ్చు అలాగే విమానంలో ప్రవేశించటానికి ముందు సామానును తనిఖీ చేయడం తప్పనిసరి ఇది భద్రతా తనిఖీ ఇలా వివిధ రకాల యూస్ కేసులు ఉండవచ్చు వాటిలో ప్రతిదానికి ఇలా ఇది యూజ్ కేస్ పేరు అని సూచిస్తాము ఈ భాగంలో మనం అదనంగా నోట్స్ ను జతచేయవచ్చు ఇలాగ రెండు యాక్టర్స్ ని గుర్తించాము ఇది ఒక ప్రయాణీకుడు బిజినెస్ యాక్టర్ కావచ్చు మరొకరు టూర్ గైడ్ ఇతను టూర్ గ్రూప్ తరపున చెక్ ఇన్ చేయటానికి ఉంటాడు ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసినవేమంటే గ్రూప్ చెక్ ఇన్ మరియు వ్యక్తిగత చెక్ ఇన్ మధ్య ఉన్నఇంక్లూడ్ రిలేషన్షిప్ అంటే 5 మంది చెక్ ఇన్ చేయవలసి వస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చెక్ ఇన్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది ఒక ఇంక్లూడ్ రిలేషన్షిప్ గ్రూప్ చెక్ ఇన్ ని పూర్తి చేయాలి అంటే ప్రతి వ్యక్తిగత చెక్ ఇన్ లను పూర్తి చేయడం అవసరం అదేవిధంగా వ్యక్తిగత చెక్ ఇన్ సామాను తనిఖీ మధ్య ఎక్స్చేంజి రిలేషన్షిప్ ఉందని మనం చూడవచ్చు ఇది ఎక్స్చేంజి రిలేషన్షిప్ ఎందుకంటే ఎవరైనా ఫ్లైట్ కోసం చెక్ ఇన్ చేస్తుంటే ఆ వ్యక్తి కొంత సామానును కూడా చెక్ ఇన్ చేస్తాడా లేదా అనేది ఐచ్ఛికం ప్రతి ప్రయాణీకుడికి చెక్ ఇన్ సామాను ఉండనవసరంలేదు కొంతమంది ప్రయాణీకులు కేవలం ఒక చేతి బ్యాగ్తోనే ప్రయాణం చేస్తారు అటువంటి వారికి సామాను చెక్ ఇన్ చేయవలసిన అవసరం లేదు ఇటువంటి ఐచ్ఛికత ఎక్స్టెండ్ రిలేషన్షిప్ ద్వారా సూచించబడుతుంది ఇక్కడ ఎక్స్టెన్షన్ పాయింట్ వద్ద వ్యక్తిగత చెక్ ఇన్ ని చూపించటంలేదు బహుశ బ్యాగేజ్ చెక్ ఇన్ యూజ్ కేస్ ని అమలుచేయవచ్చని చెపుతుంది ఇక్కడ మరొకటి ఉంది యాక్టర్ టూర్ గైడ్ ప్రయాణీకుడి మధ్య ఒక స్పెషలైజషన్ రిలేషన్షిప్ ఉందని గమనిస్తాం ఎందుకంటే ఏ టూర్ గైడ్ అయినా ఆ గ్రూప్ లో ఒక తోటి ప్రయాణీకుడికిందకే వస్తాడు కానీ ప్రయాణికుడు మాత్రం టూర్ గైడ్ గా ఉండనవసరంలేదు ప్రయాణీకుడు చేయగలిగేవన్నీ టూర్ గైడ్ కూడా చేయగలడు టూర్ గైడ్ వ్యక్తిగతంగా చెక్ ఇన్ చేయవచ్చు సెక్యూరిటీ స్క్రీనింగ్ ద్వారా వెళ్తాడు కానీ ప్రయాణీకుడు మాత్రం గ్రూప్ చెక్ ఇన్ చేయలేడు యాక్టర్స్ మధ్య ఉన్న ఈ జనరలైజేషన్ స్పెషలైజేషన్ రిలేషన్షిప్ ను ఇక్కడ ఉదాహరణగా చూపిస్తున్నాం ఇంకా చూస్తే యాక్టర్స్ కి యూజ్ కేసెస్ అపాదించి ఉంటాయి కాబట్టి టూర్ గైడ్ కు గ్రూప్ చెక్ ఇన్ తో ఉన్న సంబంధాన్ని ఈ అసోసియేషన్ లింక్ ద్వారా సూచించబడింది అలాగే పాసెంజర్ కు వ్యక్తిగత చెక్ ఇన్ కు గల సంబంధాన్ని ఈ అసోసియేషన్ లింక్ ద్వారా గుర్తించబడింది ఈ అసోసియేషన్ లింకు రెండు చివరలలో బహుళత్వం ఉన్నట్లుగా చూడవచ్చు మల్టిప్లిసిటీ అంటే ఎన్ని విభిన్న రకాల యాక్టర్స్ ఎన్ని విభిన్న యూజ్ కేసులతో సంబంధాలు కలిగి ఉంటాయన్నదాన్ని సూచిస్తుంది ఇక్కడ ఇది 1 అంటే ఒకటి నుండి ఒకటి కంటే ఎక్కువైన ఏదైనా సంఖ్యకు అటువంటిది ఇక్కడ ఒకటి చూస్తాం కనీసం ఒక్కరి నుంచి ఎంతమంది ప్రయాణీకులు అయినా సరే సెక్యూరిటీ స్క్రీనింగ్ ద్వారా వెళ్ళవచ్చు అని ఇది తెలియజేస్తుంది అదేవిధంగా పాసెంజర్ యాక్టర్ మరియు వ్యక్తిగత చెక్ ఇన్ యూజ్ కేస్ మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తే 1 మళ్ళీ కనపడుతుంది అంటే ఎంతమంది ప్రయాణీకులైనా ఒక్కొక్కరిగా వ్యక్తిగత చెక్ ఇన్ చేయగలరు ఇక్కడ ఒకటి అని ప్రస్తావించనప్పుడు అది ఒకటి అని మనం అనుకోవాలి దీనినే మల్టిప్లిసిటీ అంటారు ఇక్కడ ఇంకేమి గమనించాము ఈ యూజ్ కేస్ లన్నింటినీ కలిపి ఉంచే ఒక చతుర్బుజాకార సరిహద్దు గీతను చూస్తున్నాము ఈ బౌండింగ్ బాక్స్ అనేది మనము మోడల్ చేయడానికి ప్రయత్నిస్తున్న బాహ్య ప్రపంచపు సరిహద్దుగా చూడవచ్చు దీనిని తరచుగా బిజినెస్ బౌండరీ అని పిలుస్తారు లేదా మొత్తం సిస్టమ్ ను పరిమితం చేసే యూజ్ కేస్ డయాగ్రమ్ యొక్క అంశంగా చూడవచ్చు సాధారణంగా ఈ ప్రత్యేక బిజినెస్ బౌండరీని గుర్తించటానికి ఈ సబ్జెక్టు కు ఒక పేరు పెడతాం అప్పుడు యాక్టర్స్ అందరూ ఈ బిజినెస్ బౌండరికి వెలుపల ఉంటారు ఎందుకంటే వారు సిస్టమ్ లోపలి పరిధిలోకి రారు కేవలం వారికి అవసరమైన సర్వీసెస్ కోసమే సిస్టమ్ తో సంభాషణ సాగిస్తారు ఇది ఇంకొక ఉదాహరణ ఇది సాధారణ ఇంటర్నెట్ ఆధారిత కొనుగోలు ప్రక్రియకు సంబంధించినది ఇక్కడ యాక్టర్ గా ఒక కస్టమర్ ఉన్నాడు అతను కౌంటర్ దగ్గర కొనే కస్టమర్ అనుకుంటే ఇంకొక యాక్టర్ క్లర్క్ ఇంకొక యాక్టర్ ఏమో అడ్మినిస్ట్రేటర్ అవుతాడు ఇవి కాకుండా చెల్లింపు సేవలకు సంబంధించన మరొక యాక్టర్ పేమెంట్ సర్విస్ మోడల్ ని పరిశీలిస్తే కస్టమర్ క్లర్క్ అడ్మినిస్ట్రేటర్ వీరందరిని హ్యూమన్ యాక్టర్స్ అనవచ్చు సిస్టమ్ లో ఉండే ఈ పేమెంట్ సర్విస్ మాత్రం హ్యూమన్ యాక్టర్ కాదు ఈ తరహా యూజ్ కేసులలో సాధారణంగా చెక్ అవుట్ యూజ్ కేస్ ఉంటుంది చెక్ అవుట్ అనేది మనం కొనబోయే వస్తువులను సంగ్రహించుకొన్న తరువాత వాటిని షాపింగ్ కార్ట్ లో ఉంచుతాము అది ఆన్లైన్ లో వర్చువల్ కార్ట్ అయినా లేదా షాప్ లో ఉండే నిజమైన కార్ట్ అయినా అవవచ్చు తరవాత మనం చెల్లింపు కౌంటర్కు వెళ్లి నేను ఈ వస్తువులను కొనాలనుకుంటున్నాని చెప్పి ఆర్డర్ఇస్తుము తరవాత అందుకు అవసరమైన చెల్లింపు చేస్తాము సహజంగా మనం చెక్ అవుట్ చేసేటప్పుడు చెక్ అవుట్ తో సంబంధం ఉన్న ఇతర యాక్టర్ క్లర్క్ కావచ్చు ఇంటర్నెట్ ఆధారిత లావాదేవీలు చేస్తునప్పుడు ఈ క్లర్క్ హ్యూమన్ యాక్టర్ కాకపోవచ్చు కానీ కౌంటర్ దగ్గర క్లర్క్ మాత్రం హ్యూమన్ యాక్టర్ అతనిదే చెక్ అవుట్ లో ప్రధాన పాత్ర ఎందుకంటే అతను మనం కొనాలనుకుంటున్న వస్తువులను తీసుకొని మనకు ఆర్డర్ సిద్ధం చేస్తాడు ఖచ్చితంగా చెక్ అవుట్ లో చెల్లింపు ఉంటుంది ఎందుకంటే మనం చెల్లింపు చేసే వరకు సరుకులతో బయటకు వెళ్లడానికి అనుమతించరు కాబట్టి చెక్ అవుట్ యూజ్ కేస్ ప్రక్రియను పూర్తి చేయడానికి మనం పేమెంట్ యూజ్ కేస్ ను నిర్వర్తించాల్సి ఉంటుంది పేమెంట్ గురించి మనం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు ద్వారా చేద్దామని అనుకొంటే అతనికి పేమెంట్ గేట్వే బ్యాంక్ మరియు వీసా లేదా మాస్టర్ కార్డ్ వంటి పేమెంట్ గేట్వే అవసరం ఇవన్నీ చెల్లింపుల ప్రక్రియలో బాగం ఇలా పేమెంట్ సర్విస్ కు పేమెంట్ యూస్ కేసు కు మధ్య సంబంధాన్ని చూడగలం ఆదేకాకుండా మొత్తం స్టోర్ పనులను నిర్వహించడానికి వినియోగదారులను చూసుకొనే మానేజ్ యూసర్స్ యూస్ కేసు ఉండవచ్చు ఈ మ్యానేజ్మెంట్ పనులను నిర్వర్తించటానికి ఉండే అడ్మినిస్ట్రేటర్ అనే యాక్టర్ మానేజ్ యూస్ కేసుతో సంబంధం కలిగి ఉంటాడు ఈ అడ్మినిస్ట్రేటర్ నేరుగా ఇతర పనుల్లో పాల్గొనడు మనం ఈ సంబంధాలను పరిశీలిస్తే కస్టమర్ కు చెక్ అవుట్ తో సంబంధం ఉంటుంది ఎంతమంది కస్టమర్లు అయినా చెక్ అవుట్ చేయగలరని మల్టిప్లిసిటీ ద్వారా అర్థమవుతుంది ఇక పేమెంట్ సర్విస్ విషయానికొస్తే అది బహుళ చెల్లింపులతో కూడి ఉంటుంది కానీ ఇక్కడ మల్టిప్లిసిటీ సున్నా ఉంది అంటే ఈ పేమెంట్ యూస్ కేసు అసలు పేమెంట్ సర్విస్ ను వాడకపోవచ్చని అర్ధం ఉదాహరణకు మనం నగదు ద్వారా చెల్లించాలనుకొన్నప్పుడు అది కాష్ కౌంటర్ కావచ్చు ఆ విధంగా మల్టిప్లిసిటీని అర్ధం చేసుకోవచ్చు ఈ సైట్లో ఎక్స్టెండ్ రిలేషన్షిప్ ఉంది చెక్ అవుట్ చేసేటప్పుడు కొంత సహాయం అవసరం కావచ్చు ఉదాహరణకు కొన్ని వస్తువులకు సరైన బార్ కోడ్ ఉండకపోవచ్చు అప్పుడు ఐటమ్ కోడ్ కోసం ఒక ఎగ్జిక్యూటివ్ ను పిలవటం ఇలాంటి వివధ రకాల సహాయలు అవసరం ఉంటాయి కానీ సాధారణ ప్రక్రియలో ఇవి ఎప్పుడూ అవసరం ఉండవు కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే అవసరం కాబట్టి సహాయం కోరడం అంటే హెల్ప్ అనేది చెక్ అవుట్ విధానంలో ఒక ఎక్స్టెండెడ్ యూజ్ కేస్ అవుతుంది ఈ సిస్టమ్ మొత్తం ఈ దీర్ఘచతురస్రాకార పరిధిలోకి వస్తుంది దానిని చెక్ అవుట్ అనే పేరుతో పిలుస్తాం ఇది యూస్ కేసులను ఎలా అమలుచేయాలో చూపించే వేరే సిస్టమ్ ఉదాహరణ యూజ్ కేస్ డయాగ్రమ్ పరంగా ఇంతవరకు నేర్చుకున్నవన్నీ ఒకతాటిమీదకు తీసుకువస్తే మనకు రెండు దృష్టాంతాలను చూశాం విమానయాన సంస్థల చెక్ ఇన్ ఇంకొకటి కొనుగోలు చేసే చెక్ అవుట్ వీటి ద్వారా సిస్టమ్ యొక్క యూజ్ కేస్ డయాగ్రమ్ ను ఎలా రూపొందించాలో తెలుసుకొన్నాం ఇప్పుడు LMSకు అవసరమైన చర్యల గురించి చూద్దాం అందులో యూస్ కేసు డయాగ్రం రూపొందించటానికి తప్పకుండా యాక్టర్స్ ను గుర్తించాల్సి ఉంటుంది మనము ఇప్పటికే నామవాచకాల భాషా విశ్లేషణతో ఈ పనిని ప్రారంభించాము అదే ఇక్కడ కూడా అవసరం మనం విశ్లేషించిన వాటిని అన్నింటినీ పరిశీలించి మేనేజర్ లీడ్ ఎగ్జిక్యూటివ్ లేదా ఎంప్లాయ్ వంటి వేర్వేరు యాక్టర్స్ నను గుర్తించడానికి ప్రయత్నించవచ్చు ఇక్కడ మనం గుర్తించిన అన్ని నామవాచకాలు యాక్టర్స్ కాలేవని గుర్తుంచుకోవాలి ఉదాహరణకు లీవ్ యాక్టర్ గా ఉండదు ఎందుకంటే లీవ్ పరంగా దానికి సంబంధించిన చర్యలు తీసుకోబడతాయి మనము లీవ్ తో వ్యవహరిస్తున్నాము కనుక అది మనం చేసే పనికి సంబంధించిన అంశం అవుతుంది లీవ్ కు చర్యను ప్రారంభించే ప్రస్తావన ఉండదు మనం నామవాచకాల కోసం వెతకడం మాత్రమే కాదు ఉదాహరణకు మరొకరు యాక్టర్ గా ఉండే సిస్అడ్మిన్ కావచ్చు కాబట్టి కేవలం నామవాచకాలను మాత్రమే కాకుండా మరింత విశ్లేషణ చేస్తూ వాటిలో ఏవి చర్యల పరంగా యూస్ కేసులకు యాక్టర్స్ గా ఉండగలవో గుర్తించాలి యాక్టర్ ని యూస్ కేసు ని గుర్తించడం ఈ రెండు ఒకదానికొకటి సంబంధించినవని ఇక ముందు తెలుసుకొంటాం అలా చేస్తే మనం గుర్తించగలిగే వివిధ నామవాచకాలు ఇవి ఇప్పుడు వీటి ఆధారంగా యాక్టర్స్ ను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు హ్యూమన్ యాక్టర్స్ గా ఎగ్జిక్యూటివ్ లీడ్ మరియు మేనేజర్ అలాగే హ్యూమనేతర యాక్టర్స్ గా ప్రింటర్ సిస్ అడ్మిన్ ను చూడవచ్చు సిస్ అడ్మిన్ ఇక్కడ హ్యూమనేతర లేదా అక్కడ హ్యూమన్ ఉండవచ్చు ఎక్కడ అనేది సిస్ అడ్మిన్ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది కేవలం బ్యాచ్ అడ్మినిస్ట్రేటర్ ప్రాసెస్ గానా లేదా ఒక మనిషి గానా అనే దానిని బట్టి సిస్ అడ్మిన్ వంటి యాక్టర్స్ కు సిస్టమ్ లో సెలవు నిర్వహణ పరంగా ప్రాధమిక కార్యానిర్వహణ లేనందున అవి ద్వితీయ వర్గం కిందకి వస్తాయి అలాగే ఈ హ్యూమన్ యాక్టర్స్ అయిన ఎగ్జిక్యూటివ్ లీడ్ మేనేజర్ లు కూడా ఈ వర్గీకరణానుసారం ప్రాథమిక యాక్టర్స్ అవుతారు కాబట్టి ఈ విశ్లేషణ ద్వారా స్పెసిఫికేషన్ తోపాటు మనకున్న అవగాహన ఆధారంగా సిస్టమ్ లో ఉన్న ఈ వేర్వేరు యాక్టర్ ని వర్గీకరించవచ్చు దాని ప్రకారంగా హ్యూమన్ మరియు నాన్ హ్యూమన్ యాక్టర్స్ ను సూచించటానికి చిహ్నాలను ఎంచుకోవచ్చు రెండవ పని యూజ్ కేసులను ను గుర్తించడం ఇక్కడ LMS యూజ్ కేసులను గుర్తించడానికి ప్రయత్నిద్దాం యూజ్ కేస్ ప్రాథమికంగా ఒక చర్య దీనిని మనము గుర్తించడానికి ప్రయత్నిద్దాం ఇది ఒక చర్య అయితే స్పెసిఫికేషన్ ప్రకారం అది ఒక క్రియతో అనుబంధం కలిగి ఉండాలి కాబట్టి మనం స్పెసిఫికేషన్ నుండి సేకరించిన క్రియల జాబితాతో మొదలుపెడదాం ఇక్కడ మనం కేవలం స్వచ్చ క్రియలు ఉన్న జాబితాను చూపిస్తున్నాం క్రియల యొక్క విభిన్న మరియు ఉత్పన్న రూపాలు కాదు అలా ఈ వేర్వేరు క్రియలను మనం చూడవచ్చు ఇవి అప్రూవ్ రిగ్రెట్ రిక్వెస్ట్ రివోక్ ఇవన్నీ యూజ్ కేసులు అవుతాయి వాస్తవానికి ఈ క్రియలన్నీ దాదాపు ఏదో ఒక విధంగా యూజ్ కేసులను సూచిస్తాయని తెలుస్తుంది దేనిని ఖచ్చితమైన యూస్ కేసుగా గుర్తించాలి దేనిని తిరస్కరించాలనే నిర్ణయం డిజైనర్ లేదా మోడలర్ యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి క్రియ అయిన వర్క్ work పని మీద మన దృష్టి పెడదాం స్పెసిఫికేషన్ ప్రారంభ దశలో ఎంప్లాయూస్ ఒక సంస్థలో పనిచేస్తారని సూచన చేశాం అలాగే ఎంప్లాయూస్ కు పనిలేకపోతే అసలు సంస్థలో ఎందుకువటారన్న విషయం మనం బాగా అర్థం చేసుకున్నాము కానీ LMS సిస్టమ్ మోడలింగ్ పరంగా తెలుసుకోవాల్సిన విషయమేమంటే వర్క్ అనే యూస్ కేసు ఒకటుంటుందా అని బహుశ ఉండకపోవచ్చు వర్క్ అనేది సంస్థ మనుగడకి అతి ముఖ్యమైన యూస్ కేసు అయినప్పటికీ ప్రత్యేకంగా అందులో ఎక్కువ హ్యూమన్ యాక్టర్స్ పనిచేస్తున్నప్పటికీ లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ కోణంలో చూస్తే వర్కింగ్ పనిచేయటం కు పెద్ద ప్రాముఖ్యత లేదనిపిస్తుంది ఒక ఎంప్లాయి పనిచేస్తున్నాడా లేదా ఖాళీగా ఉన్నాడా అతని ఉత్పాదకత ఎంత అనేవి సంస్థకు ముఖ్యమైన సూచికలు కానీ లీవ్ సిస్టమ్ పరంగా వర్క్ అనే క్రియకు సంబంధించిన యూజ్ కేస్ ఉండకపోవచ్చు వాస్తవానికి ఈ ప్రక్రియ స్పెసిఫికేషన్ ను క్షుణ్ణంగా అర్ధంచేసుకోవటం పునఃపరిశీలన వ్యక్తిగత అవగాహన అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది స్పెసిఫికేషన్ ను చదివినప్పుడు ఆ కొన్ని మార్పులుచేర్పుల తరవాత బహుశ ఈ క్రియల పట్టికను చూస్తారు డైలీ అటెండెన్స్ రిక్వెస్ట్ లీవ్ అప్రూవ్ లీవ్ కాన్సెల్ లీవ్ రివోక్ లీవ్ అవైల్ లీవ్ చెక్ మెడికల్ రిపోర్ట్ ఇవి LMS లో ఉన్న యూస్ కేసులకు వర్తించేవి వీటిలో కొన్ని ముఖ్యమైన యూజ్ కేసులు రిక్వెస్ట్ అప్రూవ్ లాంటివి అలాగే కొన్ని డెబిట్ క్రెడిట్ వంటివి సహాయకంగా ఉండేవి అయితే ఇవి సిస్టమ్ లో ప్రధానంగా కనిపించే యూజ్ కేసులు కాదు ఇలా పొందుపరచిన క్రియాల పట్టికను యూసర్ కేసులుగా మార్చవచ్చు తరవాత మనం రిలేషన్షిప్స్ ని గుర్తించాలి నామవాచకం క్రియా విశ్లేషణ అలాగే స్పెసిఫికేషన్ ను బాగా అర్ధంచేసుకోవటం ద్వారా యాక్టర్స్ ను యూజ్ కేసులను గుర్తించే ఈ ప్రక్రియతోనే మనకు రిలేషన్షిప్ గురించి ఒక మంచి అవగాహన వస్తుంది రిలేషన్షిప్స్ ప్రధానంగా 3 రకాలు ఇంక్లూడ్ ఎక్స్టెండ్ మరియు జనరలైజషన్ ఇంక్లూడ్ అంటే మనం ప్రతిపాదించిన ప్రతి యూజ్ కేస్ ని పరీక్షించి అది పరిపూర్ణంగా స్వీయత కలిగి ఉందా లేదా అని చూడాలి లేకపోతే దానిని పరిపూర్ణం చేయటానికి అవసరమైన వేరే ఇతర యూజ్ కేసులేమైన ఉన్నాయా లేదా అనే దానిపై మనం విశ్లేషించుకోవాలి ఈ రకంగా అది ఇంక్లూడ్ రిలేషన్షిప్ ను గుర్తించటానికి కు దారితీస్తుంది ఈ విధంగా చేస్తునప్పుడు మునుపటి ఈ వేర్బ్ యూస్ కేసులను తిరిగి చూస్తే అందులో వాలిడేట్ లీవ్ అనే యూస్ కేసు ఉండదు వివిధ రకాలైన ఇన్ని యూజ్ కేసులు ఉన్నాయి కానీ మరి ఈ యూస్ కేసు ఎందుకు లేదు అని ప్రశ్నించుకుని స్పెసిఫికేషన్ ను తిరిగి చదివితే అందులో అది అసలు కనపడదు క్రియల కోసం వెతుకుతున్నప్పుడు వాలిడేట్ లేదా చెక్ వంటి క్రియను మనం చూడలేదు అలా మనం దానిని దాటవేసాం కానీ ఒకసారి రిక్వెస్ట్ అప్రూవ్ request approve యొక్క కార్యాచరణను పరీక్షించినప్పుడు లీవ్ సరైనది కాకపోతే అసలు దానిని అనుమతించ కూడదనే విషయాన్ని తెలుసుకొంటాం ఉదాహరణకు కాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేస్తునప్పుడు అది వరుసగా 4 రోజులకు పైగా ఉంటే ఆమోదించబడదనే విషయం అని మనకు స్పెసిఫికేషన్ ద్వారా తెలుస్తుంది మెడికల్ లీవ్ లేదా సిక్ లీవ్ medical leave sick leave కోసం దరఖాస్తు చేసుకుంటే దానితోపాటు సరైన నివేదికలు జత చేయకుంటే ఆ లీవ్ దరఖాస్తు చెల్లదు అలా వివిధ రకాల షరతులు పెట్టటం చిన్న తనిఖీ పనులు వంటివి చేయవలసి ఉంటుంది సెలవును కొరినప్పుడు లేదా ఆమోదించేటప్పుడు అసలు ఆ సెలవు చెల్లుబాటు అవుతుందా లేదా చూడాలి ఇది విశ్లేషణ ప్రక్రియలో మనం కనుగొన్న యూజ్ కేస్ ఇటువంటి నిబంధనలు స్పెసిఫికేషన్లలో స్పష్టంగా చెప్పబడవు వాటిని మనమిక్కడ ఇంక్లూడ్ గా చూపిస్తున్నాము ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే యూస్ కేసు పునర్వినియోగానికి ఈ ఇంక్లూడ్ రిలేషన్షిప్ ఒక మంచి సాధనం మనం అలా చేయకపోతే లేదా ఇంక్లూడ్ రిలేషన్షిప్స్ ను తక్కువగా గుర్తించినట్లయితే అవి అసలు స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ లో స్పష్టంగా కనపడవు - అప్పుడు లీవ్ వాలిడేట్ చేయటానికి అవసరమైన చర్యలన్నింటినీ సెలవు కోరినప్పుడు అలాగే సెలవు అనుమతించేటప్పుడు ఇలా పునరావృతం చేస్తూ ఉండాలి వాస్తవంగా అదే వాలిడేట్ కార్యాచరణ అన్ని రకాల సెలవులకు వర్తించినప్పటికి ఒకటిగాని చాలా యూస్ కేసులకు వర్తించే అటువంటి ఇంక్లూడ్ యూస్ కేసులను గుర్తించగలిగితే పునర్వినియోగం reuseరీయూజ్ ను ప్రోత్సహించినట్లవుతుంది అలాగే సిస్టమ్ మాడ్యులారిటీని పెంచగలం రెండవది ఎక్స్టెండ్ గురించి ఇది యూస్ కేసుల పరంగా షరతులతో కూడిన బిహేవియర్ ఉందో లేదో నిర్ణయించేది ఇక్కడ మనమేమీ చెబుతున్నామంటే ఈ అప్రూవ్ లీవ్ ను తీసుకొంటే ఇది ప్రాధమిక కార్యాచరణ కలిగి సరైన యూస్ కేసు అని చెప్పగలగాలి ఇప్పుడు సెలవు ను ఎవరన్నా ఆమోదించవలసి వస్తే డాక్యుమెంట్ ను ఒకసారి తిరిగి చూస్తే ఆమోదం గుడ్డిగా చేయవచ్చా లేదా అని ప్రశ్నించుకోవాలి మనం గమనిస్తే ఇక్కడ అప్రూవ్ లీవ్ కు వాలిడేట్ లీవ్ ఇప్పటికే ఇంక్లూడ్ చేయబడి ఉంది కాబట్టి సెలవులకు సంబంధించిన సెలవు వ్యవధి సెలవు రకం ఉద్యోగికి సెలవు లభ్యత మొదలైన ప్రాధమిక సమాచార పరంగా ఆ లీవ్ ముందే వాలిడేట్ చేయబడి ఉంది అన్ని సెలవులూ అలా వాలిడేట్ అయి ఉంటే అప్పుడు లీడ్ ఆ ఎంప్లాయ్ సెలవు కాలాన్ని సమ్మతించదలచుకొంటే లీవ్ ను గుడ్డిగా అప్రూవ్ చేయవచ్చు అలా కాకుండా వేరే ఇతర యూస్ కేసులను కనుక వాడాలనుకొంటే అంటే ఆ లీవ్ కు వేరే ఇతర నిబంధనలేమైన ఉన్నాయా లేదా చూసుకోవాలి ఉదాహరణకు మెడికల్ లీవ్ సిక్ లీవ్ మాటర్నిటీ లీవ్ పేరెంటల్ లీవ్ సందర్భాలలో ఉన్నట్లుగా అప్రూవ్ లీవ్ గురించి చూస్తే అది మెడికల్ లీవ్ లేదా సిక్ లీవ్ పేరెంటల్ లీవ్ సందర్భాలలో దీనికి మరిన్ని షరతులతో కూడిన ప్రక్రియ అవసరముంటుంది ఇది మరి ఇతర రకాల సెలవులను అప్రూవ్ చేయటానికి వర్తించదు ఇటువంటి సందర్భాలే షరతులతో కూడిన ఇచ్చిక యూస్ కేసుల అవసరాన్ని తెలుపుతాయి ఇదే ఎక్స్టెండ్ బిహేవియర్ అంటే ఎక్స్టెండ్ బిహేవియర్ ను గుర్తించే ప్రక్రియలో ఏయే పరిస్థితుల్లో సాధారణ ప్రక్రియ సరిపోతుంది ఏయే పరిస్థితుల్లో చర్యల పరంగా ప్రత్యేకమైన ఉప యూస్ కేసులను గుర్తించి వాటిని షరతులతో కూడిన పొడుగింపుగా వాడాలో ఇటువంటి ఉదాహరణని మనమిదివరకే చర్చించాం ఆ ప్రక్రియనే మనం అనుసరించాలి - షరతులను గుర్తించటం మోడల్ లో దాగి ఉన్న ఎక్స్టెండ్ రేలేషన్షిప్ ను వెలికితీయటం వంటివి జనరలైజేషన్ ఖచ్చితంగా ప్రతిచోటా ఉంటుంది జనరలైజషన్ ఉందని అనిపించినప్పుడు మొదటగా వీలైనన్ని యూజ్ కేసులను గుర్తించడానికి ప్రయత్నించాలి అ తరవాత వాటి మధ్య ఏమన్నా ఉమ్మడి ప్రవర్తనగాని గుర్తించదగ్గ ఉప చర్యలుగాని ఉన్నాయేమో పరీక్షించాలి ఎక్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ లీవ్ ఎక్స్పోర్ట్ మేనేజర్ లీవ్ యూస్ కేసులను చూస్తే ఎక్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ లీవ్ బిహేవియర్ అంతా ఎక్స్పోర్ట్ మేనేజర్ లీవ్ యూస్ కేసులో అంతర్గతమై ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే ఎక్స్పోర్ట్ మేనేజర్ లీవ్ ఎక్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ లీవ్ లాగానే ప్రవర్తిస్తుంది కాకపోతే దానికి కొన్నిఅదనపు చర్యలు ఉండవచ్చు ఇలా యూస్ కేసుల మధ్య జనరలైజషన్ - స్పెషలైజేషన్ భావనలను అనుసరించి అటువంటి యూస్ కేసులతో సిస్టమ్ ను నిర్మించవచ్చు యాక్టర్స్ మధ్య ఉండే జనరలైజేషన్ కూడా అటువంటిదే ఏయే చర్యలు ఏయే యూస్ కేసులు యాక్టర్స్ కు సంబంధించినవో గుర్తించాలి ఒక ఎగ్జిక్యూటివ్ యాక్టర్ యొక్క చర్యలుగాని యూస్ కేసులు కానీ లీడ్ ఎంప్లాయి లీడ్ యాక్టర్ యూస్ కేసులలో అంతర్భాగమై ఉంటే అప్పుడు మనం లీడ్ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ అని లేదా ఎగ్జిక్యూటివ్ యొక్క స్పెషలైజేషన్ అని చెప్పవచ్చు మనం ఎప్పుడైనా ఈ జనరలైజేషన్ స్పెషలైజేషన్ రిలేషన్షిప్ ని ప్రతిపాదించినప్పుడు ఈ యాక్టర్ యూస్ కేసు కు సంబంధించినవన్నీ ఈ యాక్టర్ కూడా వర్తిస్తాయి ఏవైనా మినహాయింపులు ఉంటే ఈ జనరలైజేషన్ పనిచేయదు కాబట్టి దీనిని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విధానాలన్నింటినీ ఉపయోగించి యాక్టర్స్ ను యూజ్ కేసులను రిలేషన్షిప్స్ ను గుర్తించడం ద్వారా - చివరకు లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ కు మనం నిర్ధారించిన యూస్ కేసు డయాగ్రం ఇది యాక్టర్స్ తో నిండిన యూస్ కేసు డయాగ్రం ఇది ఇందులో యాక్టర్స్ గా ఉన్న ఎగ్జిక్యూటివ్ లీడ్ మేనేజర్ వీటి మధ్య జెనెరలైజేషన్ రిలేషన్షిప్ ఉన్నట్లు కనపడుతుంది హ్యూమనేతర యాక్టర్స్ కూడ ఇందులో ఉన్నారు దానితో ఇప్పుడు అన్ని ప్రధాన యూజ్ కేసులను పొందుపరచాము ఉదాహరణకు ఒక ఎగ్జిక్యూటివ్ రోజువారీ హాజరు కోరుకొంటాడు సెలవు కోసం అభ్యర్ధన పెట్టుకోవచ్చు సెలవు కోరినట్లైతె అప్పుడు రిక్వెస్ట్ యూజ్ కేసు లో ఇమిడియున్న వెలిడేట్ లీవ్ ఆ సెలవు సరైనాదో కాదో ఆమోదయోగ్యమైనదో కాదో పరీక్షిస్తుంది ఆ ఎగ్జిక్యూటివ్ సెలవును రద్దు చేయవచ్చు సెలవును పొందవచ్చు అలాగే తప్పకుండా ఆ లీవ్ పట్టికను ను ఎక్స్పోర్ట్ చేయవచ్చు ఇప్పుడు ఏమి జరుగుతుందంటే లీడ్ అనేది ఎగ్జిక్యూటివ్ యొక్క స్పెషలైజేషన్ అంటే లీడ్ కూడా రోజువారీ హాజరును అందించగలదు సెలవుకు అభ్యర్థన పెట్టుకోగలడు సెలవును రద్దు చేయగలడు ఇలాగ కానీ మనం వాటిని డయాగ్రమ్ లో వర్ణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే లీడ్ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ అయినందున ఆ లీడ్ ఎగ్జిక్యూటివ్ పరంగా వర్తించే అన్ని యూజ్ కేస్ లతో సంబంధం కలిగి ఉంటాడు ఇక్కడ కేవలం లీడ్ కు మాత్రమే సంబంధించిన యూస్ కేసులను చూద్దాం అవి రివోక్ లీవ్ లేద అప్రూవ్ లీవ్ ఇవి ఎగ్జిక్యూటివ్ కి ఏ మాత్రం సంబంధం లేనివి అలాగే ఇక్కడ అప్రూవ్ లీవ్ మనమిదివరకు చర్చించుకొన్నట్లుగా అప్రూవ్ లీవ్ కు రెండు ఎక్స్టెంషన్ పాయింట్స్ ఉన్నాయి సిక్ లీవ్ విషయం లో మెడికల్ రిపోర్ట్స్ ను తనిఖీ చేయటానికి ఇవి అప్రూవ్ లీవ్ యూస్ కేసును పొడిగిస్తాయి అలాగే ఇక్కడ పేరెంటల్ లీవ్ విషయంలో పేరెంటల్ సర్టిఫికేట్ చెక్ ను ఎక్స్ఛేంజి చేస్తుంది ఇవన్నీ ఒకచోట చేర్చి చూస్తే మేనేజర్ కూడా ఒక లీడ్ అని మనకు తెలుసు అంటే లీడ్ ఏమి చేయగలడో మేనేజర్ కూడా అవన్నీ తప్పకుండా చేయగలడు లీడ్ కు సంబంధించిన అప్రూవ్ లీవ్ రివోక్ లీవ్ approve leave revoke leave వంటి అన్ని యూజ్ కేసులను మేనేజర్ కూడా చేయగలడు అలాగే లీడ్ కు రిక్వెస్ట్ లీవ్ కాన్సెల్ లీవ్ లతో సంబంధం ఉంది కాబట్టి లీడ్ ద్వారా మేనేజర్ కు కూడా వాటితో సంబంధాలు బదిలీ అవుతాయి ఈ డయాగ్రంలో చూపించినట్లుగా రెండు అంచెలలో ఎగ్జిక్యూటివ్ కు ఉన్న యూస్ కేసులతో మేనేజర్ సంబంధం కలిగి ఉంటాడు లీడ్ కూడా ఎగ్జిక్యూటివ్ కనుక లీడ్ కు కూడా రిక్వెస్ట్ లీవ్ వర్తిస్తుంది అలాగే మేనేజర్ కూడా లీడ్ కనుక అతడికకీ రిక్వెస్ట్ లీవ్ వర్తిస్తుంది కానీ ప్రత్యేకంగా మేనేజర్ కు మాత్రం అడ్జస్ట్ లీవ్ డెబిట్ లీవ్ క్రెడిట్ లీవ్ ఉద్యోగులను పనిలోకి తీసుకోవడం తొలగించడం వంటి చాలా రకాలైన యూస్ కేసులతో సంబంధం ఉంటుంది ఇవన్నీ లీడ్ లేదా ఎగ్జిక్యూటివ్ కి సంబంధంలేనివి ఇవి కేవలం మేనేజర్ కు మాత్రమే సంబంధించిన యూజ్ కేసులు సహజంగానే మేనేజర్ కు ఎక్స్పోర్ట్స్ మేనేజర్ లీవ్ యూస్ కేసు ప్రత్యేకమైనది లీడ్ కు దానికి సంబంధించిన ప్రత్యేక యూజ్ కేస్ ఉంది ఈ రెండూ కూడా ఎక్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ లీవ్ యొక్క స్పెషలైజషన్ లు ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ రిపోర్టింగ్ ఉద్యోగులను చూసుకోవలసిన అవసరం లేదు కానీ లీడ్ మరియు మేనేజర్ యూస్ కేసులు మాత్రం ఆ పని చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం చేస్తున్న విభిన్న అంశాలను ఈ డయాగ్రం కలిపి చూపిస్తుంది కానీ అన్ని యూస్ కేసులను పూర్తి వివరాలతో ఇక్కడ చూపించలేదు అవన్నీ ఒకే స్లయిడ్ లో ఇమడ్చటం కష్టం కాబట్టి మున్ముందు సిస్టమ్ యొక్క యూస్ కేసులతో UML డయాగ్రమ్ లతో సంపూర్ణ LMS డిజైన్ ను రూపొందిద్దాం ఈలోగా మీరు LMS స్పెసిఫికేషన్ ను అనుసరించి యూస్ కేసు డయాగ్రం లను సవివరంగా రూపొందించండి ఆ విధంగా మోడలింగ్ ఎలా జరుగుతుందో మీరు తెలుసుకోగలరు చివరగా మనం పరిష్కారం చూపించినప్పుడు దానితో పోల్చుకొంటూ మీరు సరైన మార్గంలో పోతున్నారా లేదా అని తెలుసకోగలరు క్లుప్తంగా ఈ మాడ్యూల్ లో మనం తెలుసుకోన్నదేమంటే యూజ్ కేస్ డయాగ్రమ్ గురించి విభిన్న వివరాలను వాటి గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాము లీవ్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ ని ఒక ఉదాహరణగా తీసుకొని దాని స్పెసిఫికేషన్ నుండి తగిన విధంగా సమాచారాన్ని సేకరించి డయాగ్రమ్స్ రూపొందించటానికి ఒక పద్ధతిని సూచించాము అలాగే అసైన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను కూడా ప్రకటించాము దానిపై అభ్యసన అసైన్మెంట్లు కూడా ఇచ్చాము ఇక వాటిని ఉపయోగించుకోని మీరు UML డయాగ్రమ్ లపై పట్టు సాధించే ప్రయత్నం మొదలుపెట్టాలి